గత అనేక ఉపన్యాసాలుగా మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొదలైన వాటి గురించి చర్చిస్తున్నాము ఈ ఉపన్యాసం మరియు తదుపరి కొన్ని ఉపన్యాసాలలో మనము పై స్టేట్మెంట్ల యొక్క వివరణ మరియు విశ్లేషణ గురించి చర్చిస్తాము ఇప్పుడు ఆర్థిక నివేదికల యొక్క వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వారు ప్రధానంగా యజమానులు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకునే పెట్టుబడిదారులు కాబోయే యజమానులు ఉద్యోగులు ఇన్సైడర్లు మొదలైనవి ఇస్తాయి కానీ నిర్దిష్ట వినియోగదారులు ఆర్ధిక ప్రకటనలోని ఒక నిర్దిష్ట అంశం పై ఆసక్తి కలిగి ఉంటారు మరియు ఆ ప్రత్యేక అంశాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఆర్ధిక ప్రకటనలో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించాలి సమాచారం కేవలం ముడి సమాచారంగా తీసుకోబడుతుంది ఇది మునుపటి సంవత్సరాలకు మాత్రమే విశ్లేషించబడుతుంది దీనిని ఇతర సంస్థలతో లేదా ఇతర సంస్థల ప్రకటనలతో లేదా పరిశ్రమ సగటుతో పోల్చవచ్చు అప్పుడు ప్రకటనలోని సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు మరింత సుసంపన్నంగా అవుతుంది దాని కోసం ఆర్ధిక ప్రకటనల విశ్లేషణ మరియు వ్యాఖ్యానానికి ఉపయోగించే వివిధ పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా అవసరం మీ సంస్థ వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసుకోండి మొత్తం నివేదికను చదవండి ఆర్థిక నివేదికలను చదవండి అని నేను మన మొదటి ఉపన్యాసం నుండే మీకు చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది ప్రధానంగా ఆర్థిక నివేదికల విశ్లేషణ అయినప్పటికీ మనము ఇతర సమాచారాన్ని కూడా ఉపయోగించబోతున్నాము కావున మీరు ఇంకా మొత్తం నివేదికను చదవకపోతే దయచేసి మీ వార్షిక నివేదికను మరోసారి చదవండి మీకు ఇతర సమాచారం తెలుసు మరియు ఆ సమాచారాన్ని ఎలా విశ్లేషించవచ్చో అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము కావున మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విశ్లేషణ గురించి చర్చిస్తాము ఇక్కడ ఇవ్వబడినది ముడి సమాచారం అని మనము ఇప్పటికే చూశాము దీనిని ఎవరైతే చూడాలని మరియు వాడాలనుకుంటున్నారో ఇది వారి యొక్క అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించబడాలి మరియు సంబంధిత సమాచారంగా మార్చాలి మనకు రెండు ప్రధాన రకాల విశ్లేషణలు ఉన్నాయి ఒకటి హారిజంటల్ అనాలసిస్ గా మార్చాలనుకుంటున్నాము మరియు దానిని కొంత కాలానికి పోల్చి చూడండి కాబట్టి ప్రతి అంశాన్ని మునుపటి సంవత్సరంతో పోల్చాలి తరువాత ఆ మార్పు ఆ మూలానికి గా పిలుస్తారు వర్టికల్ అనాలసిస్ లో ఒకే సంవత్సరానికి సంబంధించి రెండు అంశాల మధ్య సంబంధాన్ని కనుగొనడం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఒక కామన్ సైజ్ స్టేట్మెంట్ను సిద్ధం చేస్తాము ఇది ప్రతి అంశాన్ని పోల్చి చూస్తుంది మొత్తం యొక్క మూలం 100 గా పరిగణించబడుతుంది మరియు తరువాత మనము ప్రతి అంశాన్ని మూలానికి శాతంగా కనుగొంటాము ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకే సంస్థ యొక్క కాలానుగుణ వివిధ అంశాల యొక్క సరళి లేదా పోలికకే కాక పరిశ్రమ అంతటా కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఒక చిన్న సిమెంట్ తయారీ సంస్థ మరియు ఒక పెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఉందని అనుకుందాం వాటి సంపూర్ణ గణాంకాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు వాటిని సంపూర్ణ గణాంకాలతో పోల్చలేరు కానీ మీరు P L అకౌంట్ లను పోల్చినట్లయితే మీరు వాటిని అమ్మకాల శాతంగా మారిస్తే అది వేర్వేరు సంస్థలలో పోల్చబడుతుంది మనము అలాంటి కొన్ని ఉదాహరణలను చూడబోతున్నాం కాబట్టి దీనిని వర్టికల్ అనాలసిస్ గా మారుస్తాము మరియు మనము ఇతర సంస్థలతో పోల్చవచ్చు లేదా పరిశ్రమతో కూడా పోల్చవచ్చు ఇక్కడ మనము అదే సంస్థ యొక్క మునుపటి సంవత్సరాలతో కూడా పోల్చవచ్చు మరొక పద్ధతి బెంచ్ మార్కింగ్ 28 శాతంగా ఉన్నాయి కానీ B కి ఇది ఎక్కువ కావున A కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్కువ శాతంగా కలిగి ఉంది ఈ రెండు సంస్థల నిర్మాణం భిన్నంగా ఉంటుంది ఈ పోలిక సాధారణంగా ఒకే పరిశ్రమలో ఉన్న సంస్థలకు మరియు సహేతుకమైన పరిమాణాలలో ఉన్న సంస్థలకే చేయబడాలని గుర్తుంచుకోండి మీరు చాలా చిన్న సంస్థతో చాలా పెద్ద సంస్థని పోలుస్తుంటే కొన్నిసార్లు పోలిక అర్ధవంతం కాకపోవచ్చు మీరు సెగ్మెంటల్ స్టేట్మెంట్ల అంటే నిష్పత్తి విశ్లేషణ అని పిలువబడే అతి ముఖ్యమైన సాంకేతికత పద్ధతికి వెళ్తాము ఇక్కడ పెద్ద సంఖ్యలో నిష్పత్తులును ఎలా అర్థం చేసుకోవచ్చు కూడా చర్చించబోతున్నాము మొదట నిష్పత్తిను అర్థం చేసుకోవడం కేవలం లాభాన్ని లెక్కించడం మాత్రమే సరిపోదు ఉదాహరణకు సంస్థ A యొక్క లాభం 65 సంస్థ B లాభం 45 అనుకోండి వీటిలో ఏ సంస్థ ఎక్కువ లాభదాయకంగా ఉంది లాభం ప్రాతిపదికన మాత్రమే చూస్తే చాలా మంది కి A అనే సంస్థ లాభదాయకంగా కనిపిస్తుంది ఎందుకంటే వారి లాభం B కంటే చాలా ఎక్కువ అమ్మకాల సమాచారం కూడా మనకు వస్తే ఇప్పుడు మీకు ఏమి లభిస్తుంది A 650 అమ్మకాలపై 65 లాభం పొందగలదని మీరు గ్రహించారు B కేవలం 300 అమ్మకాలపై 45 లాభాన్ని పొందగలదు అని మనకు తెలిసింది అంటే మీరు ఇక్కడ శాతం తీసుకుంటే A యొక్క లాభదాయకత 10 శాతం B యొక్క లాభదాయకత 15 శాతం అని మీరు గ్రహిస్తారు కాబట్టి B యొక్క వ్యాపారం వాస్తవానికి A కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంది ఇది నిష్పత్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ఒక రకమైన సమాచారాన్ని ఇవ్వవచ్చు కావున ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను లెక్కించవచ్చు అలాగే కాబట్టి మనము దీనిని చర్చిస్తాము ఇది కేవలం ఆర్థిక నివేదికలను పోల్చడం మాత్రమే కాదు స్టేట్మెంట్ లెక్కింపు వలన ఎక్కువ అంతర్దృష్టులు పొందవచ్చు వివిధ రకాలైన వాటాదారులు వివిధ రకాల సమాచారం పట్ల ఆసక్తి కలిగి ఉంటారని మనము ఇప్పుడే చర్చించాము ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఉపయోగపడుతుంది సంస్థ యొక్క బలాలు మరియు బలహీనతల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం తోటి సంస్థలతో మరియు పరిశ్రమ సగటుతో పోల్చవచ్చు కాబట్టి ఇతర సంస్థలతో పోలిస్తే మన లాభదాయకత మంచిదని లేదా ఇతర సంస్థతో పోలిస్తే మన నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తుంది దీని ద్వారా మనము అక్కడ ఒక నిర్ణయం తీసుకోవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎక్కువ ఖర్చు పెడితే అమ్మకాలు పెరుగుతాయా ఒక నిర్దిష్ట విభాగంలో మన మార్కెట్ వాటా తక్కువగా ఉందని మనం అనుకుందాం కావున వ్యాపార ప్రకటనలు మన అమ్మకాలను మరింత ముందుకు నెట్టే అవకాశం ఉందా కాబట్టి ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు కొన్నిసార్లు మనము కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరించాలి అనుకుంటే ఉదాహరణకు మన రవాణా ఖర్చులు తక్కువ అని అనుకుందాం అది మనకు బలం కానీ మన ప్యాకింగ్ ఖర్చులు వలన వచ్చే సమాచారం ద్వారా తీసుకోవచ్చు ఇప్పుడు నిష్పత్తుల వర్గీకరణ పలు విధాలుగా చేయవచ్చు మనము కొన్ని వందల నిష్పత్తులు ఇప్పుడు లిక్విడిటీ గురించి చూద్దాము ఇప్పుడు లిక్విడిటీ అని పిలువబడే సంబంధాన్ని పొందుతారు కరెంట్ అసెట్స్ కరెంట్ రేషియో కరెంట్ లయబిలిటీస్ ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ మన వ్యాపారానికి సంబంధించి కరెంట్ లయబిలిటీస్ 2 1 గా పరిగణించబడుతుంది కానీ ఇది వ్యాపారం యొక్క స్వభావం ఇంకా CA మరియు CL యొక్క లక్షణాల వలన కూడా గణనీయంగా మారవచ్చు ఉదాహరణకు సంస్థ A కరెంట్ రేషియో అవసరం మీరు ఒకసారి ఆలోచించగలరా ఒక తయారీ సంస్థ ఉంది అనుకుందాం మరొక సేవా సంస్థ ఉంది అనుకుందాం ఇప్పుడు ఏ సంస్థ కి కరెంట్ రేషియో కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మీరు రైల్వేల గురించి ఆలోచిస్తే రైల్వేల కరెంట్ రేషియో వ్యాపారం యొక్క స్వభావం బట్టి మారుతుంది ఇది CA CL యొక్క లక్షణాలపై కూడా ఆధారపడి ఉంటుంది మనం ఇదివరకు చర్చించిన విధంగా సంస్థ A కి 2 5 ఉండవచ్చు సంస్థ B కి 1 5 ఉండవచ్చు సంస్థ A లో చాలా పెద్ద పరిమాణంలో ఇన్వెంటరీస్ లక్షణాలపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పబడింది మరింత లోతుగా వెళ్ళడానికి మరొక నిష్పత్తిని లెక్కిస్తారు ఆ నిష్పత్తిని క్విక్ రేషియో ను తీసివేస్తాము క్విక్ అసెట్స్ క్విక్ రేషియో క్విక్ లయబిలిటీస్ ఇక్కడ క్విక్ అసెట్స్ క్విక్ లయబిలిటీస్ ఇప్పుడు ఇన్వెంటరీను పరిగణిస్తాము బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ప్రకారం లెక్కించబడవు ఇది మన స్వంత సంస్థ చేత తయారు చేయబడలేదు ఇతర వ్యక్తులు మన సంస్థని విశ్లేషిస్తున్నారు కాబట్టి వారు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నిష్పత్తులను లెక్కిస్తారు మనకు వందలాది వేర్వేరు నిష్పత్తులు ఉన్నాయి మరియు ప్రజలు వేర్వేరు సూత్రాలను ఉపయోగించవచ్చు కానీ సాధారణంగా ఉపయోగించే సూత్రాలు మన తరగతిలో చర్చించబడుతున్నాయి ఇప్పుడు క్విక్ రేషియో అవసరం కావున వ్యాపారం యొక్క స్వల్పకాలిక స్థిరత్వం కోసం మొదటి రెండు నిష్పత్తులు ఉపయోగపడతాయి ఇప్పుడు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని చూద్దాం దీనిని క్యాపిటల్ స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది ఉదాహరణకి సంస్థ 100 రూపాయలు గ్రహించవలసి వస్తే వారు 100 శాతం ఈక్విటీ మంచిది ఇప్పుడు మనము ఈక్విటీ మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి ఇప్పుడు ఈ నిష్పత్తులను పరిశీలిద్దాం

కాబట్టి క్యాపిటల్ స్ట్రక్చర్ పరిస్థితి గురించి అంతర్దృష్టిని ఇస్తాయి మొదటిది ఈక్విటీ రేషియోగా పిలుస్తారు షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఈక్విటీ రేషియో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ ఇప్పుడు దీనికి పరిపూరకం డెట్ రేషియో ఏర్పాట్లను పరిశీలిస్తాము టోటల్ డెట్ డెట్ రేషియో క్యాపిటల్ ఎంప్లాయ్డ్ ఇక్కడ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అవుతుంది మూడవ నిష్పత్తిని డెట్ ఈక్విటీ రేషియో లో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ధనాన్ని ఉంచుతాము ఇక్కడ మనము రుణదాతల నుండి తీసుకున్న ధనం మరియు యజమానుల నుండి తీసుకున్న ధనం మధ్య నిష్పత్తిని కనుక్కుంటాము డెట్ డెట్ ఈక్విటీ రేషియో షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇప్పుడు ఇక్కడ ఈక్విటీ పై కొన్ని కేసులను పరిష్కరించడానికి వెళ్తాము